ఇప్పుడు తర్వాత మాడ్యూల్ చూద్దాం మరియు మేము సరిహద్దు కండీషన్లను గ్రహించడం సరి అని చూస్తాము కాబట్టి మేము అన్ని బిల్డింగ్ బ్లాక్లను ఒకచోట చేర్చుతున్నాము ముందుగా మనం అప్డేట్ ఈక్వేషన్స్ స్పేస్ మరియు టైమ్ని ఎలా అప్డేట్ చేయాలి ఆపై వాస్తవిక మెటీరియల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిలో మెటీరియల్ని ఉంచుతాము తదుపరి విషయం ఏమిటంటే మనం ఎక్కడో ఒక గణన సరిహద్దును ముగించాలి దాన్ని ఎలా ముగించాలి కాబట్టి సరిహద్దు కండీషన్లను గ్రహించడం ఈ శోషక సరిహద్దు కండీషన్లు మనం FEM విషయంలో అధ్యయనం చేసినట్లే ఉంటాయి కానీ ఇప్పుడు FDTD భాషలో ఉంచాలి కాబట్టి FEM మోడల్ని చూసిన మీలో కొందరికి కొంత భాగం పునర్విమర్శ లాగా ఉంటుంది సాధారణంగా సరిహద్దు కండీషన్ లను గ్రహించడం అవి అలా వస్తాయి మేము వాటిని ABC లను గ్రహించే సరిహద్దు కండీషన్ లను అంటాము అవి మూడు రకాలుగా వస్తాయి మరియు ఇది కేవలం FDTD మాత్రమే కాదు CEM విషయంలో కూడా వర్తిస్తుంది కాబట్టి ఇది సాధారణంగా CEM సరే కాబట్టి ఇది గణన సరిహద్దు Γ అని చెప్పుకుందాం కాబట్టి మొదటి రకాన్ని స్థానిక ABC అని పిలుస్తారు స్థానిక ABC అంటే ఏమిటి అంటే సరిహద్దు పరిస్థితిని అమలు చేసే విధానం అని అర్థం ఈ సరిహద్దు యొక్క భాగం ఫీల్డ్ యొక్క స్థానిక విలువలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది అది వేరే దేనిపైనా ఆధారపడదు సరే స్థానిక ABC అనే పదం ఉంది ఉదాహరణకు మీ FEMలో ప్రత్యేక ఉత్పన్నమైన dEdx jkEతో భర్తీ చేయబడిందని మీరు చూశారు కాబట్టి ఆ సమయంలో ఫీల్డ్ యొక్క విలువ మరెక్కడా సరైనది కాదు దీన్ని అమలు చేయడానికి ఇది సులభమైన మార్గం రెండవది గ్లోబల్ ABC అంటే ఈ సరిహద్దు కండీషన్ ని అమలు చేయడానికి మీరు దీన్ని ఇప్పటికే చూసిన సరిహద్దులోని అన్ని ఫీల్డ్ల విలువను నేను తెలుసుకోవాలి సమగ్ర సమీకరణ పద్ధతి విషయంలో మీరు సరిహద్దుపై ఒక ఆకృతి సమగ్రతను వ్రాసినప్పుడు ఆ ఒక సమీకరణం ఆకృతి వెంట ఉన్న అన్ని ఫీల్డ్లను కలిగి ఉంటుంది కాబట్టి అది కూడా సరిహద్దు పరిస్థితి ఎందుకంటే మీరు దానిని సరిహద్దుపై మాత్రమే విధిస్తున్నారు కానీ ఇది గ్లోబల్ సరిహద్దు పరిస్థితులు ఇది వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది మరియు మూడవది వాస్తవానికి వాణిజ్య సాఫ్ట్వేర్లో బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఇవన్నీ శోషించే మీడియా అంటారు కాబట్టి వీటిలో అత్యంత జనాదరణ పొందినది PML అని పిలుస్తారు మేము కవర్ చేసే పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ లేయర్లు కాబట్టి ఇక్కడ తత్వశాస్త్రం ఏమిటంటే మీరుమరొక మెటీరియల్ని జోడించడం ఇక్కడ ఇది శోషించే లక్షణం కాబట్టి నేను ప్రాథమికంగా తరంగాన్ని గ్రహించే ఈ పదార్థాన్ని రూపొందించాలి మరియు మళ్లీ దానిని తిరిగి పంపాలి సంఖ్యా ప్రతిబింబం లేదు కాబట్టి ఇవి ఈ మూడు విషయాలు కాబట్టి మనం ఏమి చూస్తాము కాబట్టి మేము నిజానికి FEMలో స్థానిక ABC లను చూశాము మీరు సమగ్ర సమీకరణ పద్ధతుల్లో గ్లోబల్ ABC లను చూశాము మరియు మేము మీడియాను గ్రహించడం గురించి కొంచెం తర్వాత చూస్తాము కానీ అమలు చేయడానికి సులభమైన ABC స్పష్టంగా స్థానిక ABC కాబట్టి మేము మరోసారి ఈ స్థానిక ABC ని FDTD లో అమలు చేస్తాము ఆపై మేము శోషించే మీడియాకు వెళ్తాము ఇక్కడ కొన్ని చారిత్రక పేర్లు కొన్ని ఉన్నాయి ఎంగ్క్విస్ట్ మరియు మజ్డా CEM సాహిత్యంలో మొదటి మరియు రెండవ ఆర్డర్ ABC లను చేసిన శాస్త్రవేత్తలు కాబట్టి ఇది సరిగ్గా 1977 నాటిది మరియు మీరు 1981లో మొదటిసారిగా FDTDకి ముర్ అనే వ్యక్తి వర్తింపజేసారు కాబట్టి FDTD అనేది పాత పద్ధతి కాదు ఇది జనాదరణ పొందిన కంప్యూటింగ్ పవర్లో అప్గ్రేడ్ మారడానికి అవసరం కాబట్టి ఇది గత 30 సంవత్సరాలుగా ఉంది మరియు అప్పటి నుండి ఇది మరింత అధునాతన మార్గాలలో అభివృద్ధి చేయబడింది కాబట్టి FEM విషయంలో మేము ఈ స్థానిక ABCని చూసినప్పుడు మేము ఏమి చేసాము మేము తరంగ సమీకరణాన్ని సరిగ్గా చూశాము కాబట్టి మేము మళ్లీ మా సాధారణ తరంగ సమీకరణానికి తిరిగి వెళ్తాము మరియు మనకు 2Ex2 1c22Et2 తెలుసు దీనికి పరిష్కారం Eαe jkx±ωt అవును ఇది పునర్విమర్శ అని మనందరికీ తెలుసు ఇప్పుడు నేను ఈ సమీకరణాన్ని వ్రాయడం లేదా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనివ్వండి సరే నేను ఈ సమీకరణాన్ని ఈ క్రింది విధంగా వ్రాస్తే మొదటి ఆర్డర్ డెరివేటివ్ లు అవుతుంది

కాబట్టి సమీకరణం 1 ఎడమవైపుకు వెళ్లే మరియు కుడివైపునకు వెళ్లే తరంగం రెండు పరిష్కారాల ద్వారా సంతృప్తి చెందింది సమీకరణాలు 2 మరియు సమీకరణాలు 3 గురించి ఏమిటి వారు కూడా ఎడమ మరియు కుడి తరంగం రెండింటినీ సంతృప్తిపరిచారా నేను మొదటి సమీకరణాన్ని తీసుకున్నాను అనుకునే హక్కు లేదు దీనికి E ఏది సంతృప్తినిస్తుంది రైట్ గోయింగ్ వేవ్ రైట్ అనుకుందాం నేను e jkxωt ని తీసుకుంటాను మొదటి ఉత్పన్నం నాకు ప్లస్ jk ఇస్తుంది రెండవ ఉత్పన్నం నాకు − jωc మరియు ω ck ఇస్తుంది కాబట్టి అది సరిగ్గా సంతృప్తి చెందిందని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఇది సంతృప్తి చెందింది మరియు రెండవ సమీకరణం నాకు E ejkxωt ని ఇస్తుంది కానీ అవి ఇతర సమీకరణాన్ని సంతృప్తిపరచవు కాబట్టి ఈ తరంగ సమీకరణాన్ని మనం ఎలా పొందామో గుర్తుంచుకోండి అంటే శోషించే సరిహద్దు పరిస్థితి FEMలో ఉంది మేము ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణించే ప్లేన్ వేవ్ తీసుకున్నాము మరియు ఈ తరంగ సమీకరణం ద్వారా సంతృప్తి చెందిన పరిస్థితి ఏమిటి ప్రత్యేక ఉత్పన్నాల మధ్య సంబంధం ఏమిటి అని మేము అడిగాము మరియు మేము దానిని సరిహద్దు వద్ద విధించాము వాక్యూమ్ లో ప్రయాణించే తరంగానికి ఇది నిజం అని చెబుతూ మేము దానిని ఏ దిశలో అయినా ప్రయాణించే తరంగానికి బలవంతం చేస్తాము మరియు దాని వల్ల మనం కొంత లోపానికి గురవుతాము అదే తత్వశాస్త్రం ఇప్పుడు ఉపయోగించబడుతోంది గణన మాధ్యమం యొక్క కుడి వైపు సరిహద్దు వద్ద చెప్పుకుందాం కుడి వైపు సరిహద్దు సరే కాబట్టి ఇలాంటి గణన డొమైన్ ఉంది మరియు ఇది ఇక్కడ నా సరిహద్దు సరే కాబట్టి సరిహద్దు మరియు ఒక తరంగం ఇలా ప్రయాణిస్తుంది మరియు నేను ఈ షరతును విధిస్తాను నేను ఈ షరతు విధించి అక్కడ వాక్యూమ్ మాత్రమే ఉన్నట్లయితే రైట్ ట్రావెలింగ్ వేవ్ అది ఏదైనా సంఖ్యా ప్రతిబింబాన్ని చూస్తుందా ఇక్కడ ఒక అల ఇలా ప్రయాణిస్తోంది కాబట్టి యీ గ్రిడ్లోని ఈ సెల్లో ఇది ఎలా ప్రయాణిస్తోంది FDTD నేను అనుభూతిని నవీకరిస్తున్న ప్రతిసారీ అప్డేట్ అవుతూనే ఉంది స్థలం మరియు సమయాన్ని చెప్పండి ఇప్పుడు ఈ సరిహద్దును తాకింది మరియు కుడివైపున గణన డొమైన్ లేదు కాబట్టి నేను కొన్ని సరిహద్దు షరతులు విధించాలి మరియు నేను ఈ సరిహద్దు షరతులను విధించడం మంచి విషయమా అవును కానీ ఇది అత్యంత కుడివైపు సరిహద్దు ఈ సరిహద్దుకి ఎడమవైపు ఎల్లప్పుడూ స్కాటర్ర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతుంది దాని 1 D సమస్య లేనట్లయితే చాలా మంచిది ఇక్కడ ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే ఇది సరైన సరిహద్దు పరిస్థితి కాబట్టి ఇది సరైనది మరియు FEMలో కూడా ఇది జరిగింది 1 D సమస్యలో ఇది ఖచ్చితమైనది ప్రతిబింబం ఉండదు ఎందుకంటే ఇది ఎల్లప్పుడూ నిజం